సరే తరువాత సమీకరణం 36 అవునా అయితే సమీకరణం 36 Pki అదేమో Pik మరేమో ఇది మీ Pki అవునా Pki |Vk |2 |Yik |cos⁡Ɵ|Vi | |Vk ||Yik |cos⁡Ɵik ðkði కనుక దీనికి వ్యక్తీకరణ ఇది కావున ఇక్కడ కూడా P21 కనుక్కోవాలి అంతేకాక ఇక సమీకరణంలో లో k 2 i 1 ప్రత్యామ్నాయం చేయాలి మీరు అలా చేస్తే అది P21 కి వ్యక్తీకరణ అవుతుంది అదే సమీకరణం 36 అవునా అందువలన అన్ని పరామితిలను మీరు ఇక్కడ పెట్టండి మీకు ఏం వస్తుంది అంటే P21 వచ్చి దేనికి సమానం అంటే మైనస్ 1 744 పర్ యూనిట్ మెగావాట్ మైనస్ 174 45 పర్ యూనిట్ మెగావాట్ మీరు ఇక్కడ P12 చూస్తే P12 వచ్చి181 89 మెగావాట్ అవునా దాని అర్థం అది పాజిటివ్ అంటే పవర్1 నుండి 2 కి ప్రవహిస్తుంది మరియు P21 వచ్చి−174 4 మెగావాట్ అయితే పవర్1 నుండి 2 కి ప్రవహిస్తుంది అయితే P21 మైనస్ చూపిస్తుంది అవునా అంటే అది మీ P1 అదే 181 89 అదే లైన్ లోని రెసిస్టివ్ లాస్ లోని బేదాన్ని చూపిస్తుంది ఇదే విధంగా ఇది మీP21 అదేవిధంగా P31 సమీకరణం 36 ఉపయోగించి అవునా మీరు k 3 i 1 పెడితే P31 కూడా −1 95 పర్ యూనిట్ మెగావాట్ అంటే −195 మెగావాట్ అవునా దీని అర్థం పవర్ 1 to 3 ప్రవహిస్తుంది ఎందుకంటే అది మైనస్ అవునా తరువాత మీP32 ఇదేవిధంగా ఒకే రకమైన సమీకరణం ఉపయోగించి P32 కనుక్కోవచ్చు మరియు k 3 i k 3 i 2 ఉపయోగించండి మీకు P32 49 6 మెగావాట్ వస్తుంది ఇవన్నీ కూడా మీకు రెండవ ఇటరేషన్ తరువాత వస్తాయి అవునా ఇప్పుడు లైన్ లో రియల్ పవర్ లాసులు 1 2 1 3 and 2 3 అందువలన ఇంతకుముందు PLOSS 12 చూపించిన దాని తో సమానం ముందుగా P తెలుసుకునే ముందు P12P2 వచ్చి 181 4 అది 7 49 మెగావాట్ అదేవిధంగా PLOSS 13 వచ్చి P13P31 అనగా200 −195 అది 5 మెగావాట్ మరియు PLOSS 23 వచ్చి అనగా P23 P32 అనగా −49 03 49 6 అది 0 57 మెగావాట్ ఇదే మీకు వచ్చిన రిజల్ట్ లాస్ అదే మీ రెండవ ఇ టిరేషన్ తరువాత వచ్చిన రియల్ పవర్ లాస్ అదేవిధంగా మీ రియాక్టివ్ లైన్ సమీకరణం 35 మరియు 37 నుంచి కొనుక్కోవచ్చు అదే విధంగా మీకు సంబంధించిన 𝑄𝑖k వ్యక్తీకరణ సమీకరణం 35 లో ఇచ్చారు అక్కడ మీరు i 1 k 2 పెట్టండి మీకు Q12 వస్తుంది అది 0 8948యూనిట్ మెగా వార్ కి సమానం అది ఇది 100 తో హెచ్చవేయండి100 MVA బేస్ అది 89 48మెగా వార్ అవునా అదేవిధంగా Q13 కనుక్కోండి అది వచ్చి108 8 మెగా వార్ అని వస్తుంది అదేవిధంగా Q23 కనుక్కోండి నేను వీటికి అన్నిటికీ సూత్రం రాయడం లేదు మీ సొంతంగా మీరు కనుక్కోండి ఇవన్నీ నేను ఇంతకు ముందు చెప్పినవి అయితే Q2Q23 −47 46 మెగా వార్ అని వస్తుంది అదేవిధంగా సమీకరణం 37 నుంచి మీ Qki ఏమవుతుందంటే Q ki |Vk |2 |Yik |Sin⁡Ɵ|Vi | |Vk ||Yik |Sin⁡Ɵ ðkð |Vk |2|Yik 0| ఇదేమీ 𝑄𝑖k అదే 𝑄ki ఇది 37 లో ఇచ్చారు అయితే అక్కడ ఛార్జింగ్ ప్రవేశం ను పరిగణలోకి తీసుకోలేదు అందువల్ల అది 0 అయితే మీరు సమీకరణం 37 ఉపయోగించి Q21 కనుక్కుంటే అది −74 6 మెగా అని వస్తుంది అదేవిధంగా Q31 కనుక్కుంటే మీకు−94 69 మెగావార్ అని వస్తుంది కదా తర్వాత మీరు Q32 కనుక్కోండి మళ్లీ అదే వ్యక్తీకరణ లో మీ విలువలను అన్ని పెట్టండి అప్పుడు మీకు Q32 వచ్చి48 66 మెగా వార్ అని వస్తుంది ఇప్పుడు1 2 1 3 and 2 3 లైన్ లో రియాక్టివ్ పవర్ లాస్ వచ్చిQLOSS 12 Q12 Q21 మీకు 14 88 మెగా వార్ అని వస్తుంది QLOSS 13 Q13 Q31 అందువలన మీకు14 11 మెగావార్ అని వస్తుంది మరియుQLOSS 23 Q23 Q32 1 20 మెగావార్ అని వస్తుంది మీరు ఒకటి గమనించండి ఇవన్నీ కూడా మనం రెండవ పునరుక్తి తర్వాత చేసినవి అంతేకాదు ఇది సంభాషణ ఫలితం కాదు అందువల్ల మీరు ఎక్కువ పునరావృత్తలు చేయాలి నేను ఏదైతే కన్వర్జెన్స్ విధానం చెప్పాను అది గమనిస్తే చాలు ఇది PQ రకం బస్సు కి ఒక ఉదాహరణ తర్వాత మనం పివి బస్ ఉదాహరణ తీసుకుందాం ముందుగా అది గాస్ సిడల్ పద్ధతిలో చూద్దాం ఆ తర్వాత న్యుటన్ రాఫ్సన్ పద్ధతిలో ఆ తర్వాత డికపుల్ మరియు ఫాస్ట్ డికపుల్ పద్ధతిలో చూద్దాం ఆ తర్వాత పై మోడల్ బస్సు ఉంచే పద్ధతి నీ చూద్దాం ఆ తర్వాత ఉదాహరణలో మొత్తం ఒకటే ఒకటి తప్ప అది ఏంటంటే ఇక్కడ ఇది మందగింపుబస్ బస్3 వచ్చిPQ అది 138 6 మెగావాట్ మరియు రియాక్టు లోడ్ వచ్చి 45 2 మెగా వార్ ఇది వచ్చి పీవీ బస్ అందువలన బస్సు రెండు అనేది పీవీబస్ కనుక P తెలియాలి వోల్టేజ్ మాగ్నిట్యూడ్ తెలియాలి అయితే వోల్టేజ్ మాగ్నిట్యూడ్ V2 1 0 per unit అని తెలిపారు మరియు లోడ్ వచ్చి 305 6 మెగావాట్ Pg2 వచ్చి50 మెగావాట్ ఇవన్నీ ఇచ్చారు గాని Q ఇవ్వలేదు అవునా అందువలన పి క్యూ బస్సులో V మరియు 𝛿 తెలియదు కనుక ఈ బస్సు కి మనంV3 𝛿3 కనుక్కోవాలి ఈ బస్సులకుQ𝛿2 కనుక్కోవాలి ఎందుకంటే వోల్టేజ్ మాగ్నిట్యూడ్ ఇచ్చారు కాబట్టి కావున కొన్ని పునరావృత్తం చేయాలి నేను ఇక్కడ రెండు లేదా మూడు చేస్తాను కానీ అది ఎలా చేయాలి ఇక్కడ మనం క్యూ లిమిట్ ఏమీ తీసుకోవడం లేదు ఇంతకు ముందు లాగే PL2 305 6 ఇచ్చారు Pg2 50 మెగావాట్లు ఇచ్చారు అందువలన𝑃2𝑃𝑔2−𝑃L2 i 6 మెగావాట్ అవుతుంది మళ్లీ ఇది మూడో బస్సు సమస్య కావున అదే విధంగా 𝑃3𝑃𝑔3−𝑃𝐿3 కావున బస్ 3 దగ్గర జనరేటర్ లేకపోవడం వలన అది 0−138 6 మెగావాట్ అంటే−138 6 మెగావాట్ అనమాట అది వంద చేత విభజన చేయబడింది నేను విభజన చేయలేదు మీరు విభజన చేస్తే వంద ఎం వి ఏ అనేది బేస్ కావున అది −1 386 మెగా వాట్ అవునా అదేవిధంగా Q3 కూడా 𝑄𝑔3−𝑄𝐿3 అంతేకాక అది −45 2 మెగా వార్కు సమానం దానిని 100 తో విభజన చేయండి మీకు యూనిట్−0 452 మెగా వార్ వస్తుంది మందగింపు బస్ ఓల్టేజ్ కూడా సమానం అది ఎంత అంటే 1 05j 0 0 అవునా ఇప్పుడు పి వి బస్ మాగ్నిట్యూడ్ 1 కి సమానం అయితే మొత్తానికి V2 0 మీరు1 j 0 తీసుకోవచ్చు ఈ సమయంలో మనం ఏం చేస్తాం ఎలా పరిష్కరిస్తామని నేను ఏం చేస్తానంటే విభిన్నమైన ఇటరేటివ్ పద్ధతి ని అనుసరిస్తాను మనం ఏం చేస్తాం V20 ఈ ఓల్టేజ్ మాగ్నిట్యూడ్ స్థిరంగా ఉంటుంది అవునా మీరు 𝑉20 1 j0 అనుకోవాలి అంటే దాని మాగ్నిట్యూడ్ 1 ప్రారంభ కోణం 0 అవునా ఈ విధంగా మనం అనుకోవాలి అయితే మాగ్నిట్యూడ్ ఎప్పుడూ కూడా సమానం అయితే PQ bus 𝑉301 j 0 అవునా అయితే ఈ PQ బస్సు లో మాగ్నిట్యూడ్ మరియు కోణం మారుతాయి మనం ఇక్కడ మాగ్నిట్యూడ్ నీ అలాగే ఉంచాం అవునా కావున ఇది మీ బస్సు 2 రెగ్యులేటర్ బస్సు అదే పివి బస్సు అవునా ఇక్కడ వోల్టేజ్ మాగ్నిట్యూడ్ మరియు రియల్ పవర్ ఇచ్చారు అంతేకాక పి వి బస్ కి మనం రియాక్టివ్ పవర్ సమీకరణం 16 ఉపయోగించి కనుక్కున్న ఇప్పుడు చూద్దాం సమీకరణం 16 ఒప్పా అని అని నేను మీకు చెప్తాను సరే అది ఇక్కడ ఒప్పు Pi ∑nk1 |Vi | |Vk ||Yik | Cos⁡Ɵik ðkð i Qi ∑nk1 |Vi | |Vk ||Yik | Sin⁡Ɵik ðkð i ఇది మీ యొక్క సమీకరణం 16 మరియు n 3 ఇదే మీ సమీకరణం 16 మరియు n 3 ఎందువల్లనంటే బస్సు 2 అనేది మీ PV బస్ ఈ బస్సులో మీరు పిలిచే Q2 Q2 తెలియదు అవునా Q2 అనేది తెలియదు మన ఇప్పుడు చూడాలి దాన్ని మనం ఇటరేటివ్ పరంగా ఎలా ఒప్పు చేయవచ్చు అని సరే దాన్ని మీరు ఏం చేస్తారు ఈ సమీకరణం నుంచి i2 కుn 3 దాన్ని పొడిగించండి బస్సు 2 అనేది ఇది పీవీ బస్సు అవునా అందువలన i 2 k 1 to n మీరు ఉంచండి ఎందుకంటే అక్కడ మూడు బస్సులను పరిష్కరించాలి అవునా అందువలన మీరు i 2 n మైనస్ ఉంచాలి అక్కడ మైనస్ సైన్ అవునా సరే అది k 1 to 3 తర్వాత దాని మాగ్నిట్యూడ్ V2 Vk మాగ్నిట్యూడ్ Y2ksin𝜃2𝑘𝑘−𝛿2𝛿𝑘𝑘 k 1 to 3 కి మీరు ఈ సమీకరణాన్ని విస్తరించారు అవునా మీరు ఈ సమీకరణాన్ని విస్తరించినట్లు అయితే మీకు Q21 వస్తుంది అది మైనస్ మాగ్నిట్యూడ్V2మాగ్నిట్యూడ్V1మాగ్నిట్యూడ్ Y21sin𝜃21−𝛿2𝛿1 ఆ తర్వాత మైనస్ మాగ్నిట్యూడ్ V2 రెండు సార్లు పెంచి మాగ్నిట్యూడ్ Y22sin𝜃2 అవునా మైనస్ మాగ్నిట్యూడ్V2 మాగ్నిట్యూడ్V3 మాగ్నిట్యూడ్V2 Y23 అవునా sin𝜃2−𝛿2𝛿3 𝑄2−|𝑉2||𝑉1||𝑌21|sin𝜃21−𝛿2𝛿1−|𝑉2|2|𝑌22|sin𝜃22−|𝑉2||𝑉3||𝑌23|sin𝜃23−𝛿2𝛿3 మీకు ఇప్పుడు కావాలి ఇటరేటివ్ పద్ధతి ఇటరేటివ్ పద్ధతి అవునా తర్వాత 𝑄2𝑝1 అవునా తర్వాత 𝑉2𝑝 అవునాV1 అనేది బస్ అయితే అది ఇందులో ఉంచే సమస్య లేదు అనేది Y21 కాన్స్ టెంట్ sin𝜃21−𝛿2𝑝𝑝 ఎందువలన అంటే బస్సు 2 పి క్యూ బస్సు 𝛿2 కూడా మారుతుంది అందువలన అది p ప్లస్ 𝛿1 అనేది స్లాక్ బస్ లేకపోతే అది సున్నా అది అసలు ఒప్పు తర్వాత 𝑉2𝑝 హోల్ సక్వైర్ నీ మైనస్ చేయండి ఎందువల్ల అంటే అది V2 ఇది ఈ మాగ్నిట్యూడ్ 𝑉2𝑝 హోల్ సక్వైర్ మాగ్నిట్యూడ్ ఒకరికి అవసరం లేదు p ఉంచడానికి ఎందువలన అంటే బస్సు 2 అనేది PV బస్సు దాన్ని ఓల్టేజ్ మాగ్నిట్యూడ్ స్థిరంగా ఉంటుంది అందువలన P కాకుండా V2 ని మైనస్ చేయండి తరువాత మాగ్నిట్యూడ్ Y2sin𝜃2 మైనస్చేయండి ఇక్కడ కూడా V2 మాగ్నిట్యూడ్ స్థిరంగా ఉంటుంది అవునా Vp మాగ్నిట్యూడ్ కాకుండా V2 ఎందుకంటే బస్సు 2 అనేది PV బస్సు అయితే ఇక్కడ V2 అనేది స్థిరంగా ఉండే మాగ్నిట్యూడ్ అంతేకాక V2 అనేది కాన్స్ టెంట్ అందువలన ఇక్కడ P పెట్టనవసరం లేదు తరువాత 𝑉3𝑝capital Y23sin𝚹23 δ2pδ3p పెట్టనవసరం లేదు కాకపోతే బస్సు 2 𝛿2𝑝 ఇక్కడ పెట్టాలి ఎందుకంటే అది PVబస్సు అందువలన డెల్టా అనేది మారుతూ ఉంటుంది V2 మాగ్నిట్యూడ్ స్థిరంగా ఉంటుంది అందువలన ఇక్కడ P పెట్టలేదు అందువలన ఇది 𝑄2𝑝1 Y మ్యాట్రిక్స్ అనేది మన ఉదాహరణకి సమానం అందువలన తేడా లేదు 𝑄2𝑝1−|𝑉2𝑝||𝑉1||𝑌21|sin𝜃21 𝛿2𝑝𝛿1−|𝑉2|2|𝑌22|sin𝜃22−|𝑉2||𝑉3𝑝|𝑌23|sin𝜃23 𝛿2𝑝𝛿3 అయితే ఈ విషయంలో లో ఇవి వై మ్యాట్రిక్స్ దాని మాగ్నిట్యూడ్ యాంగిల్ అన్ని Y22 Y22 Y23 అవునా అందువలన ఇటరేషన్ ను p0 అని సెట్ చేసుకోవాలి చూడండి మనం ఏ ఓల్టేజ్ ని గుణించడం లేదు మనం చేసేది బస్సు రెండు దగ్గర పవర్ ఇంజక్షన్ మాత్రమే ఆ తర్వాత మనం ఇటరేటివ్ పద్ధతికి ఎలా వెళ్లాలో చూద్దాం ఈ విషయంలో Q21 ఎప్పుడైతే p 0 అవుతుందో మీరు Q21 రాయండి అందువలన అది 𝑄20 సమీకరణం అవునా అదే మీ మాగ్నిట్యూడ్ దాన్ని ఇక్కడ 𝑉2𝑝 ఈ పి అనేది అక్కడ ఉండకూడదు ఎందుకంటే మాగ్నిట్యూడ్ స్థిరత్వ0 కాబట్టి అందువల్ల ఇక్కడ అది అవసరం లేదు ఇక్కడ అది అవసరం లేదు అందువలన మిగతాది వాళ్ళు ఏమీ ఇచ్చారంటే 𝛿20 𝛿20 𝛿30 అన్నీ ఉన్నాయి 𝛿1 కూడా ఏది ఏమైనా నా అది సున్నాకోణం అవునా ఎందువల్ల అంటే అది స్లాకు బస్సు ఆ బస్సు ఓల్టేజి కూడా పునరావృతం అయ్యే సమస్య లేదు ఎందువల్ల అంటే అది స్థిరంగా ఉంటుంది దీనితో మీరు 𝑄21 పెట్టండి అప్పుడు V1 వచ్చి1 05 యాంగిల్ వచ్చి𝛿10 0 మ్యాగ్నెట్డ్యూడ్ వచ్చి 𝑉20 యదార్ధంగా ఇది సున్నా కాకూడదు ఎందువలన అంటే దాని మాగ్నిట్యూడ్ స్థిరంగా ఉంటుంది కాబట్టి మరియు 𝛿20 0 0 మరియు 𝑉30 1 0 అన్ని కూడా ఇక్కడ ప్రత్యామ్నాయం చేయండి మీరు ఇలా చేస్తే మీకు ఏమీ వస్తుంది మీకు Q21 విలువలు ఇవి అందులో ఉంచి సమీకరణాన్ని సాధించండి మీకు ఏమి వస్తుందంటే Q21 −1 0067 ఫర్ యూనిట్ మెగా వార్ ఇదే మీ విలువ ఇప్పుడు విలువను నెట్ రియాక్టివ్ పవర్ గా తీసుకోవాలి అది బస్సు లోడ్ లో ఇంజెక్ట్ చేశావు కరెక్ట్ అప్పుడు Q2 Q21 −1 0067 అని వస్తుంది అందువలన మొదట మీరు ఏం చేస్తున్నారు అంటే PV బస్సు సాధిస్తున్నారు అందువలన Q2 అనేది బస్సు రెండు దగ్గర రియాక్టివ్ పవర్ ఇంజక్షన్ అవుతుంది ఆ తర్వాత మీకు క్రమపద్ధతిలో వస్తుంది అందువలన Q2 𝑄21 ఇది మొదటి పునరావృతం లోQ2 విలువ మీకు అర్థమవుతుంది అనుకుంటా V2 అనే సమీకరణం రాయకుండా నేను 𝑉𝑐2𝑝1 అని రాస్తున్న ఎందువలన అంటే ఇది బస్సు కరెక్ట్ వాళ్ళు కాదు ఎందువలన అంటే బస్సు 2 PV బస్సు దాన్ని ఓల్టేజ్ మాగ్నిట్యూడ్ 1 అయితే ఈ సమీకరణం ఉపయోగించి అది ఎప్పటికీ ఒకటి కాదు అయితే మనం అదే సమీకరణం రాస్తున్నాను కాకపోతే 𝑄2𝑝1 రాస్తున్న అదే మీకు పద్ధతిగా వచ్చే సమీకరణం అందువలన మీరు మైనస్ 𝑗𝑄2𝑝1 ఉంచాలి ముందులాగా అయితే అది Vc2 వచ్చినట్టు కాదు ఎప్పుడైతే p0 అయితే 𝑉𝑐21 వచ్చి 1𝑌22𝑃2−𝑗𝑄21 సమానం అవుతుంది 𝑄21 అనేది ఇది ఆల్రెడీ కనుక్కుందాం అవునా కాదా ఇంతకుముందు మీరు బస్సు వద్ద చేశారు అవునా కాదా −𝑌21𝑉1−𝑌23𝑉30 అవునా కాదా అదేవిధంగా ముందులాగే మీరు 𝑃2−𝑗𝑄21 కొనండి ఆ తర్వాత దీనిని మొత్తంగా 1 𝑌22 పెంచండి ఆ తర్వాత మీరు 𝑃2−𝑗𝑄21 𝑌2−𝑌21 𝑌22−𝑌23 𝑌2 సాధించాల్సి ఉంటుంది అలా చేస్తే P2 మైనస్ P2 వచ్చి −2 556 మరియు Q2 వచ్చి 𝑄21 మైనస్ 1 0067 అందువలన అన్ని సెట్ చేసి 𝑌22 వైట్ తో భాగాహారం చేయండి మీకు ఏమి వస్తుందంటే 0 04725 మరియు కోణం 221 9 వస్తుంది ఆ తర్వాత Y21 Y22 ముందు మనకేం వచ్చిందంటే −0 అదేవిధంగా Y23 Y22 సాధిస్తే మనకి ఏమి వస్తుంది అంటే మైనస్ 0 6153 ఈ సమీకరణం తో Vc21 అంటే మనకి 0 04725 కోణం 221 9 ఇవన్నీ హరిస్తే మరియు V20 కాంజుగేట్ ప్లస్ 0 386V1 ప్లస్ 0 6153 V30 అందువలన వీటన్నిటితో V20 తెలుసుకున్నాం V30 తెలుసు మీరు ఇవన్నీ నీ చేసి సాధించవచ్చు Vc21 మీకు ఏమి వస్తుందంటే 0 98396 j 0 03155 మీరు ఈ మాగ్నిట్యూడ్ తీసుకుంటే అది ఒకటి కాదు కానీ మీరు ఒకటి గా తీసుకోవాలి PV బస్ పరిశీలన గాస్ మోడల్ లో లో ఎలా చేస్తాం V2 1 0 యూనిట్ వద్ద స్థిరత్వం గా ఉంటే మనమేం చేస్తాం అప్పుడు Vc21 ఇమేజరీ భాగం నిలబెట్టుకుంటోంది అప్పుడు మనమేం చేస్తాం నీకు Q2 ఉపయోగించి ఏదైతే ఇమాజినరీ భాగం వచ్చిందో అది మీరు పరిశీలనలోకి తీసుకుని నిలబడుతుంది ఇదే సాధిస్తారు ఇదే కనుక్కుంటారు అయితే ఎలా చేస్తారు ఇప్పుడు దాని అర్థం మనం ఇమాజినరీ భాగాన్ని సమానంగా అనుకుంటాం ఎందుకంటే మీ మీV2 వాస్తవంగా V2 దేనికి సమాధానం అంటే e2 jf2 నిజం ఈ పద్ధతిలో తీసుకుంటారు మీరు అంటే దాని అర్థం మీ V2 మ్యాగ్నెట్డ్యూడ్ దేనికి సమానం అంటే v2 2 2 అంటే దాన్ని వీరు వేరే పద్ధతిలో ఎలా రాయవచ్చు అంటే e2 f22 అవునా దాని అర్థం ఏంటంటే e2 దేనికి సమానం అంటే 2 − 2 ఏ విలువ వచ్చినా సరే అదే విధంగా మనం చేస్తున్నాం మీ f2 ఇక్కడ వచ్చి 0 ఇదేనా f2 అవునా కరెక్ట్ ఇదేనా f2 అవునా దాన్ని రియల్ భాగం మనకి సమీకరణం e21 నుంచి వచ్చింది దానిని అదే విధంగా రాస్తే నాకు 2 − 2అలా వచ్చింది 2 స్క్వేర్ లో ఉన్నాయి కాబట్టి 1 మైనస్ పాజిటివ్ గా వస్తుంది అవునా దాని అర్థం ఇది1 అయితే ఇది మీ V2 ఒకటి దగ్గర స్థిరంగా ఉంటుంది ఒకటి అందువల్ల దీనిని మనమేం చేస్తానంటే మైనస్ గా ఉంచుతాం ఇక్కడ కూడా మైనస్ కనబడలేదు ఇది కూడా మీ మైనస్ అవునా దానర్థం అది e21 అవుతుంది అది ఎంత అంటే 0 9995 తర్వాత మనం v21 తీసుకుంటాం అది ఎంత అంటే 0 9 త్రిపుల్ 95 మైనస్ j ఇది ఒకటి ఇదే మీకు మ్యాగ్నెట్యూడ్ ఒకటి నీ ఇస్తుంది ఎందువలన అంటే దాని ద్వారానే మనకి ఈ వచ్చింది అవునా అంతే కాదు దాని కోణం వచ్చి మైనస్ 1 807 డిగ్రీ అంటే దాని అర్థం మనం Q2 ఇంజక్షన్ ఉపయోగించి మనకి 0 98396 మరియు j you 0 0 315 వచ్చాయి ఇదే మనం సరిదిద్దిన విలువలు ఈ పద్ధతిని అనుసరిస్తే మీ మాగ్నిట్యూడ్ 1 అని వస్తుంది ఇప్పుడు కోణం వచ్చి మైనస్ 1 807 డిగ్రీ అంటే V2 మొదటి ఇటరేషన్ అనేది స్థిరంగా ఉంది ఎందువలన అంటే అది బస్సు మీకు వచ్చిన కోణం సరైనది అదేవిధంగా బస్సు 3 వచ్చి PQ బస్సు అదేవిధంగా మీరు సమీకరణం రాస్తే మీకు ఈ విధంగా వస్తుంది

దీనితో మరియు మొదటి పునరావృతం V31 తో అన్నీ ఉన్నాయి మనకి ఇదే ఆ సమీకరణం కరెక్టా ఇంతకుముందు 𝑉30∗ మీరు సాధించారు ఇక్కడ కూడా అదే అన్ని విలువలు మీరు ఉంచితే మీకు V3 సమీకరణం తయారవుతుంది మీకు ఏమీ వస్తుందంటే V31 1 0101 కోణం మైనస్ 2 03 డిగ్రీ V3 అనేది PQ బస్సు సమస్య లేదు ఇది నేరుగా వస్తుంది అనుకోవడం పొరపాటే నీకు మొదటి పునరావృతం తర్వాత V21 మాగ్నిట్యూడ్ స్థిరత్వం గా ఉంటుంది ఎందువలన అంటే అది బస్సు అందువలన కోణం వచ్చి మైనస్ 1 803 డిగ్రీ V31 వచ్చి 1 0101 కోణం మైనస్ 2 03 డిగ్రీ అవునా ఇది మీ మొదటి పునరావృతం తర్వాత వచ్చినది అయితే మనం కనీసం ఏం చేయాలి అంటే మీ రెండవ పునరావృతం కు Q2 కనుక్కోవాలి అంతే కాదు మీరు పివి బస్సు యొక్క ఓల్టేజ్ మాగ్నిట్యూడ్ కరెక్షన్ చూడాలి మామూలుగా సెట్ P1 తరువాత అనేది Q22 ముందు సమీకరణ మే అన్ని యూనిట్ల విలువలు చూస్తే 𝛿1 వచ్చి 0 𝛿21 వచ్చి 1 807 డిగ్రీ𝛿31 వచ్చి 2 03 డిగ్రీV1 మాగ్నిట్యూడ్ వచ్చి 1 05V2 మాగ్నిట్యూడ్ వచ్చి 1 V3 మాగ్నిట్యూడ్ వచ్చి 1 ఈ విలువలు అన్ని కూడా ఇక్కడ ఉంచండి అలా ఉంచి మీరు సాధిస్తే మీకు ఏమి వస్తుందంటే Q22 వచ్చి 1 0507 పర్ యూనిట్ అవునా ఇది మీ Q2 ఒకసారి ఇలా వచ్చిన తర్వాత అదేవిధంగా మీరు Vc2 సాధించండి ఆ విలువ మీకు రెండవ పునరావృతం లో వచ్చే Vc2 ది అలానే ఉంటుంది మళ్లీ మీరు దీనిని స్థిరంగా చేసి Q ఈ విలువలు అటు ఇటు గా వచ్చేటట్టు చూసుకోండి అది 0 04725 అవునా ఆ సమయంలో మనకి Vc22 రెండవ పునరావృతం లో ఏమి వస్తుందంటే0 9888 j 0 05244 దీనిని మనం ఎలా రాయొచ్చు అంటే e22 రియల్ రియల్ భాగంగా ప్లస్ j రియల్ భాగం f22 ఇప్పుడు f22 ఎలా రాశావు అంటే మైనస్ 0 05244 కానీ e22 ఎందువలన అంటే ఓల్డ్ ఏజ్ మాగ్నిట్యూడ్ మరియు బస్సు 2 స్థిరంగా ఉండాలి అందువలన అది 1 అందువలన e22 వచ్చి రూట్ ఓవర్ 1 స్క్వేర్ మైనస్ −0 05244 హోల్ స్క్వేర్ అది ఎంత వస్తుంది అంటే 0 అయితే v22అసలు వచ్చి 0 9986 మైనస్ ఇది ఎందువలన అంటే అది కీ పవర్ ఇంజక్షన్ వల్ల అలా వస్తుంది అయితే అది సరిదిద్దడం వలన అది 0 9986 మైనస్ j0 05244 అందువలన V22 వచ్చి 1 కోణం మైనస్ 3 డిగ్రీ మాగ్నిట్యూడ్ మళ్లీ స్థిరంగా ఉంది అయితే అన్ని కోనాలు మారుతూ ఉన్నాయి అదేవిధంగా V32 మీరు సాధించొచ్చు మళ్లీ అన్ని విలువలు కనుక్కుంటే అది స్థిరత్వం గా వస్తుంది ఇది కూడా స్థిరంగా ఉంటుంది మనం అన్ని విలువలు సాధించాం అందువలన V32 నీ V23 లో ఇక్కడ పెడితే అది ఏమి వస్తుంది అంటే 1 04619 అందువలన V32 వచ్చి 1 0103 కోణం వచ్చి మైనస్ 2 6 డిగ్రీ సెకండ్ పునరావృతం తర్వాత V2మరియు V3 వచ్చి ఒకటి అవుతాయి V2 మ్యాగ్నెట్డ్యూడ్ స్థిరత్వం గా ఉంటుంది అది ఒకటి కోణం 0 3 డిగ్రీ మరియు ఇది వచ్చి 1 0103 కోణం మైనస్ 2 6 ఇదే మనకి రెండవ పునరావృతం తర్వాత వచ్చే ఫలితం నేను రెండవ పునరావృతం దాకా చేశా అవునా ఇదే మీరు పిలిచే గాస్ సీడళ్ పద్ధతి ఆ పద్ధతిని లోడ్ ఫ్లోస్ స్టడీస్ లో ఎలా ఉపయోగిస్తారో చూద్దాం ఒకటే గుర్తు పెట్టుకోండి గాస్ సీడళ్ పద్ధతిలో ఎక్కువ పునరావృతాలు తీసుకుంటుంది సమయం ఉంటే నేను మీకు గాస్ సీడళ్ కన్వర్జెన్స్ క్యారెక్టర్ స్టిక్స్ లీనియర్ గా ఉంటాయని మరియు న్యుటన్ రాఫ్సన్ వచ్చి సహజ అని నిరూపిస్తాను ఈ అంశం చివర కాదు కోర్సు చివర నాకు ఒక గంట సమయ ఉంటే నిరూపిస్తాను అయితే ప్రశ్న ఏంటంటే ఇప్పుడు దాకా మనం చూసిన ఉదాహరణలు మూడు బస్సుల సమస్య అవునా దానితోపాటు మనం చాలా పెద్దవి సాధించాము నేను మీకు హెచ్చరిస్తున్నాను ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు సాధించవచ్చు అయితే ఎక్కువ సమయం తీసుకుంటుంది అందువలన ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు అన్ని గణాంకాలు గొప్పగా ఉండాలి మరియు 175 175 183 or 229 ఈ కోణం జాగ్రత్తగా చూడాలి ఒక్కోసారి మీరు ఒక కోణం తీసుకుంటారు క్యాలిక్యులేటర్ ఒక కోణం చూపిస్తుంది దానివలన మీరు శ్రద్ధగా చూసి కోణం ను ఎంచుకోవాలి నేను అలా తీసుకున్నాను లేకపోతే తప్పు జరిగే ప్రమాదం ఉంది అందువలన జాగ్రత్తగా చూడాలి అన్ని విలువలు సాధించే టప్పుడు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా Y మ్యాట్రిక్స్ అయితే ఛార్జింగ్ ప్రవేశం ఇక్కడ పరిగణలోకి తీసుకోలేదు మీరు మీ సలహాలు ఉపయోగించుకొని గాస్ సీడళ్ ఈ పద్ధతిని ఉపయోగించుకొని ఎలా లోడ్ ఫ్లోస్ ఎలా సాధించాలో జాగ్రత్తగా చూసుకోండి బస్సులు వచ్చి PQ బస్సు ఇంకో బస్సు ఏందంటే PV బస్సు అవునా సరే ఇదీ విషయం అన్ని రకములైన బస్సులను గాస్ సీడళ్ పద్ధతి లో PV బస్సు పరిగణలోకి తీసుకుంటుంది లో అయితే నేను ఈ బస్సు ఇచ్చాను ఎందువలనంటే నేను ఇది కనుగొన్నాను ఎందువలన అంటే ఇది సులభంగా ఉంటుంది తర్వాత తరగతిలో మనం న్యుటన్ రాఫ్సన్ Newton Raphson పద్ధతి చూద్దాం చిన్న విరామం తీసుకుందాం ధన్యవాదాలు